శుభోదయం మిత్రులారా మనము ఈ మొదటి వారంలో నాల్గవ ఉపన్యాసంలో ఉన్నాము ఇక్కడ మనము థర్మోడైనమిక్స్ యొక్క ప్రాథమిక లక్షణాలను సమీక్షిస్తున్నాము మరియు మనము ఇప్పటికే మూడు ఉపన్యాసాలను చెప్పుకోవడం జరిగింది అక్కడ మనము ప్రాథమిక థర్మోడైనమిక్ వ్యవస్థలు మరియు పరిసరాల మధ్య వివిధ రకాల పరస్పర చర్యలు వేడి పని మరియు ద్రవ్యరాశి బదిలీ రూపంలో ఉండేటువంటి ప్రాథమిక అంశాలను సమీక్షించాము అప్పుడు మనము సున్నా మొదటి మరియు రెండవ నియమం వంటి థర్మోడైనమిక్స్ నియమాలను సమీక్షించాము మరియు థర్మోడైనమిక్స్ నియమాలను ఉపయోగించడం ద్వారా ముఖ్యంగా మొదటి నియమం ఉపయోగించి మనము థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క విశ్లేషణ చేసాము మరియు అక్కడ మనము ఏ విధమైన థర్మోడైనమిక్ విశ్లేషణకు నియమాలు మాత్రమే సరిపోవని కనుగొన్నాము మనము ప్రాథమికంగా మొదటి మరియు రెండవ నియమాలను కలిపి పరిగణించాలి ఎందుకంటే థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమం శక్తి యొక్క సమతుల్యతను మాత్రమే అందిస్తుంది లేదా సిస్టమ్ యొక్క నిల్వ చేయబడిన శక్తిలో మార్పు లేదా శక్తి మార్పు మరియు దాని సరిహద్దులో చుట్టుపక్కల వాటితో అది కలిగి ఉండే శక్తి పరస్పర చర్య యొక్క సమతుల్యతను ఇది మనకు అందిస్తుంది ఇప్పుడు ఏదైనా శక్తి సంబంధిత పరికరాన్ని విశ్లేషించడానికి థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమాన్ని తెలుసుకోవడం మాత్రమే సరిపోతుందని అనిపించవచ్చు ఎందుకంటే అది మీకు సాధ్యమయ్యే అన్ని రకాల శక్తి పరస్పర చర్యల యొక్క పరిమాణాన్ని ఇస్తుంది కానీ మీరు థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమం మీద మాత్రమే ఆధారపడి ఉంటే లేదా దానిపై ఆధారపడినట్లయితే మీరు థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమాన్ని సంతృప్తిపరిచే ఒక PMM IIని రెండవ రకమైన శాశ్వత చలన యంత్రాన్ని సంభావితంగా రూపొందించిన పరిస్థితికి దారితీయవచ్చు అయినప్పటికీ అటువంటి పరికరాన్ని రూపొందించడానికి మీరు అనుసరించే విధానం ఏదైనా కావచ్చు ఇది ఎల్లప్పుడూ ఆచరణలో వైఫల్యానికి దారి తీస్తుంది ఎందుకంటే ఇది వాస్తవానికి థర్మోడైనమిక్స్ యొక్క రెండవ నియమాన్ని ఉల్లంఘిస్తుంది అందువల్ల థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమం మాత్రమే సరిపోదు మనము థర్మోడైనమిక్స్ యొక్క రెండవ నియమాన్ని కూడా పరిగణించాలి ఇది ఆచరణాత్మక ప్రక్రియలు వెళ్ళే వాస్తవిక కోణాన్ని అందిస్తుంది మరియు ఏ రకమైన హీట్ ఇంజిన్లు లేదా రివర్స్డ్ హీట్ ఇంజిన్ల కోసం ఆపరేషన్ పరిమితిని కూడా అందిస్తుంది ఇప్పుడు మునుపటి ఉపన్యాసంలో మీరు ఎంట్రోపీ భావనని పరిచయం చేశాము లేదా మీ ప్రాథమిక థర్మోడైనమిక్స్ నుండి ఎంట్రోపీ భావన మీకు ఇప్పటికే తెలుసని నేను అనుకుంటున్నాను కానీ క్లోజ్డ్ మరియు ఓపెన్ సిస్టమ్ కోసం ఎంట్రోపీ విలువను ఎలా లెక్కించాలో ఎంట్రోపీ ఆధారిత విశ్లేషణను ఎలా నిర్వహించాలో మనము చూశాము మరియు సమీక్షించాము మరియు మనము తదుపరి మాడ్యూల్లో చాలా ఉపయోగకరంగా ఉండే రెండు Tds సంబంధాలను కూడా పొందాము తరువాతి వారంలో వీటి గురించి మాట్లాడతాము కానీ ఎంట్రోపీ ఆధారిత విశ్లేషణ కొన్నిసార్లు చాలా గందరగోళంగా ఉంటుంది ఎందుకంటే ఎంట్రోపీ లక్షణం అనేది కొంచెం గందరగోళంగా ఉంటుంది అందువల్ల థర్మోడైనమిక్ సిస్టమ్స్ యొక్క రెండవ నియమ ఆధారిత విశ్లేషణను నిర్వహించడానికి మరొక మార్గం ఉంది ఇది ఎక్సర్జి లేదా పని సంభావ్యత లేదా కొన్నిసార్లు అవైలబిలిటీ లభ్యత అనే భావనను ఉపయోగిస్తుంది నేటి ఉపన్యాసంలో మనం ఈ చాలా ఆసక్తికరమైన ఎక్సర్జి భావనను సమీక్షించబోతున్నాము మనం త్వరలో హీట్ ఇంజిన్ కోసం మనం కలిగి ఉండే పరిస్థితిని చూస్తాము ఇక్కడ మనము అధిక ఉష్ణోగ్రత మూలం మధ్య పనిచేసే హీట్ ఇంజిన్ని కలిగి ఉన్నాము ఇది TH ఉష్ణోగ్రతతో పనిచేస్తుందని అనుకుందాం మరియు తక్కువ ఉష్ణోగ్రత కలిగిన సింక్ TL ఉష్ణోగ్రత వద్ద ఉందని అనుకుందాం ఇది అధిక ఉష్ణోగ్రత మూలం నుండి ఈ మొత్తంలో వేడిని అందుకుంటుంది దానిలో కొంత భాగాన్ని పని గా మారుస్తుంది మరియు దానిలో కొంత భాగాన్ని తక్కువ ఉష్ణోగ్రత సింక్లోకి పంపిస్తుంది ఇప్పుడు థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమం యొక్క భావనను ఉపయోగించి మనము వేడి మరియు పని బదిలీ మధ్య కొంత సమతుల్యతను కలిగి ఉండాలని మీకు తెలుసు ఈ హీట్ ఇంజన్ ఒక సైకిల్లో పని చేస్తున్నప్పుడు మనం తప్పనిసరిగా ఈ క్రింది సమీకరణాన్ని కలిగి ఉంటాము మరియు ఆ భావనను ఉపయోగించి మనం ఈ హీట్ ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని ఇలా నిర్వచించవచ్చు చివరికి మొదటి నియమాన్ని వర్తింపజేయడం ద్వారా మనం పొందగిలిగేదేమిటంటే ఇప్పుడు మీ Qout 0 అయితే మీ సామర్థ్యం 1కి సమానంగా ఉంటుంది అంటే మనము ఈ Qin యొక్క మొత్తం భాగాన్ని అవుట్పుట్ వర్క్ గా మార్చగలిగితే మీరు 100 సమర్థవంతమైన ఇంజిన్ను నిర్వచించవచ్చు అయితే థర్మోడైనమిక్స్ యొక్క రెండవ నియమం ప్రకారం ఇది ఎప్పటికీ సాధ్యం కాదు ఈ ఇన్పుట్ హీట్లోని మొత్తం భాగాన్ని మనం పని చేయగలిగేలా ఎప్పటికీ మార్చలేము కొంత రకమైన ఉష్ణ ప్రతిచర్య ఉండాలి మరియు ఈ ఇన్పుట్ శక్తిలో కొంత భాగాన్ని మాత్రమే అవుట్పుట్ వర్క్ గా మార్చవచ్చు అని థర్మోడైనమిక్స్ యొక్క రెండవ నియమం నుండి మనకు తెలిసిన విషయం మరియు మనం ఎంత వరకు మార్చగలము వరుసగా TH మరియు TL వద్ద పనిచేసే ఈ రెండు ఉష్ణోగ్రత రిజర్వాయర్ల మధ్య మనం పొందగలిగే గరిష్ట సామర్థ్యం మన రివర్సిబుల్ ఇంజిన్కు అనుగుణంగా ఉంటుంది మరియు అందువల్ల కార్నోట్ సైకిల్తో ఏదైనా రివర్సిబుల్ హీట్ ఇంజిన్కు ఉదాహరణగా సామర్థ్యాన్ని ఇలా చూపవచ్చని మనకు తెలుసు అందువల్ల ఇదే మనం పొందగలిగే గరిష్ట సామర్థ్యం లేదా ఒక విధంగా మీరు దీని నుండి పొందగలిగే గరిష్ట పని ఫలితం ఏమిటంటే ఇక్కడ ηHErev అనునది రివర్సిబుల్ ఇంజిన్కు సామర్థ్యం Qin అనునది మీరు ఇస్తున్న మొత్తం వేడి ఒక ఉదాహరణ తీసుకుందాం మీ రిజర్వాయర్ అధిక ఉష్ణోగ్రత 1000 K ఉష్ణోగ్రత మరియు రిజర్వాయర్ వద్ద తక్కువ ఉష్ణోగ్రత 300 K ఉందని అనుకుందాం మనము సులభంగా వ్యవహరించే విలువలను ఎంచుకుంటున్నాము కాబట్టి ఈ హీట్ ఇంజిన్ రివర్సిబుల్ అయితే సంబంధిత సామర్థ్యం ఇలా ఉంటుంది ఇప్పుడు మీ Qin 1 kJ అని అనుకున్నట్లైతే మీరు పొందగలిగే గరిష్ట పని ఫలితం ఇలా ఉండబోతోంది అంటే మీరు చేసే ప్రయత్నం ఏమైనా కావచ్చు కనీసం 0 3 kJ ఉష్ణ నష్టం పరిసరాల లోకి వెళ్తుంది కాబట్టి గరిష్టంగా మరియు ఇది రివర్సిబుల్ ఇంజిన్ ఎదుర్కునే ఒక పరిస్థితి ఇంజిన్ రివర్సబుల్ కానిది అయితే దాని సామర్థ్యం మరింత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఏదైనా రివర్సబుల్ కాని ఇంజిన్ సామర్థ్యం కంటే ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది 0 7 లేదా 70 అనేది మనం పొందగలిగే గరిష్ట సామర్థ్యం మరియు ఈ 0 3 kJ అనేది మనం కలిగి ఉండే కనీస ఉష్ణ తిరస్కరణ కాబట్టి Qout ఎల్లప్పుడూ 0 3 kJకి ఎక్కువగా ఉంటుంది మరియు Wnetout ఎల్లప్పుడూ 0 7 kJకి తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈ హీట్ ఇంజిన్ నుండి వర్క్ అవుట్పుట్ పొందగల గరిష్ట అవుట్పుట్ 0 7 kJ లేదా 70 సామర్థ్యం మీరు ఏ ప్రయత్నం చేసినా మీరు దీని కంటే ఎక్కువ సామర్థ్యాన్ని పొందలేరు లేదా ఈ 0 7 kJ కంటే ఎక్కువ పని అవుట్పుట్ను పొందలేరు అందువల్ల ఈ నిర్దిష్ట TH మరియు TL కలయికలో ఈ 1 kJ వేడి గరిష్టంగా 0 7 kJ మాత్రమే పని సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ ఇన్పుట్ ఎనర్జీలో 70 కంటే ఎక్కువ పని చేయగలిగేలా మీరు ఎప్పటికీ మార్చలేరు మరియు అందుకే మనము ఈ హీట్ ఇంజిన్ పనితీరును విశ్లేషిస్తున్నప్పుడు సామర్థ్యాన్ని ఇలా మాత్రమే నిర్వచించడం తార్కికం కాదు దీనికి బదులుగా మనము ఎల్లప్పుడూ నిజమైన హీట్ ఇంజిన్ సాధించగల గరిష్ట విలువ పరంగా మనం సామర్థ్యాన్ని నిర్వచించాలి మరియు ఇది రెండవ నియమ సామర్థ్యం యొక్క భావనకు దారి తీస్తుంది మరియు దీనికి అనేక సాధ్యమైన నిర్వచనాలు ఉన్నందున అప్పుడప్పుడు ఇలా నిర్వచించవచ్చు మరియు నిర్దిష్ట హీట్ ఇంజిన్ కోసం దీనిని ఇలా నిర్వచించవచ్చు అంటే ఈ ప్రత్యేక పరిస్థితిలో మీరు కలిగి వున్నదేమిటంటే అప్పుడు మీరు ఇంజిన్ యొక్క సామర్థ్యం గురించి మరింత వాస్తవిక అంచనాను కలిగి ఉంటారు కాబట్టి మీరు 0 9 రెండవ నియమం ఎఫిషియెన్సీని కలిగి ఉన్న హీట్ ఇంజిన్ గురించి మాట్లాడుతుంటే ఈ ఇంజిన్ నుండి మీరు పొందుతున్న అసలు పని అవుట్పుట్ ఈ క్రింది విధంగా ఉంటుందని మీకు తెలుసు ఇది మీరు ఇంజిన్ నుండి పొందుతున్న అవుట్పుట్ మరియు ఇప్పుడు ఈ 0 63 kJ మీరు గరిష్టంగా పొందగలిగే అవుట్పుట్ 0 7 kJతో పోల్చవచ్చు మరియు 1 kJ యొక్క ఆదర్శ సాధ్యమైన విలువతో కాదు కాబట్టి సెకండ్ లా ఎఫిషియెన్సీ నిజంగా చెప్పాలంటే సిస్టమ్ యొక్క సామర్థ్యం లేదా పనితీరును నిర్వచించడానికి మరింత వాస్తవిక మార్గాన్ని అందిస్తుంది మరియు ఇప్పుడు సెకండ్ లా ఎఫిషియెన్సీ యొక్క భావనను తీసుకుని గరిష్టంగా సాధ్యమయ్యే పని సామర్థ్యాన్ని లెక్కించడానికి ప్రయత్నిద్దాం ఈ ఉదాహరణలో వలె మనము అందిస్తున్న ఈ 1 kJ హీట్ గరిష్టంగా ఈ 0 7 kJ పని సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఈ 0 7 kJ కంటే ఎక్కువ దేనినీ వేడి చేయడానికి లేదా పని చేయడానికి మార్చలేరు మరియు అందువల్ల ఈ 1 kJ శక్తి ఉష్ణ శక్తి 0 7 kJ మాత్రమే పని సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ పని సామర్థ్యాన్ని మనం ఎక్సర్జీగా సూచిస్తాము పాయింట్ 1 నుండి పాయింట్ 2 వరకు ప్రక్రియలో ఉన్న ఒక సాధారణ కంప్రెసిబుల్ సిస్టమ్ను పరిశీలిద్దాం మనకు పిస్టన్ సిలిండర్ అమరిక ఇలా చూపబడింది ఇక్కడ సిస్టమ్ పీడనం మారుతున్నప్పుడు V1 ప్రారంభ వాల్యూమ్ నుండి V2 చివరి వాల్యూమ్కు విస్తరిస్తోంది P అనేది సిలిండర్ లోపలి భాగంలో పనిచేసే పీడనం కాబట్టి దీని నుండి పని ఫలితం ఎంత మరియు P మరియు V మధ్య ఉన్న సంబంధం తెలిస్తే మీరు దీన్ని సులభంగా లెక్కించవచ్చు ఇప్పుడు ఈ నిర్దిష్ట ఇంజిన్ నుండి మీరు పొందగలిగే పని ఫలితం ఇదే ఇప్పుడు మీరు పొందుతున్న ఈ Wout విలువ నాకు తెలియజేయండి అది దేనిపై ఆధారపడి ఉంటుంది నేను ఇంటిగ్రేషన్ పరిమితులను కూడా 1 నుండి 2 వరకు ఉంచాలి ఇప్పుడు మనం ఇక్కడ వ్రాసిన ఈ Wout దేనిపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఇది ఏ పరిమాణాల ఫంక్షన్ ఇది ఖచ్చితంగా రెండు ముగింపు బిందువులు అనగా ప్రారంభ బిందువు 1 మరియు చివరి బిందువు 2 పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ప్రారంభ స్థితి యొక్క ఫంక్షన్ ఇది తుది స్థితి యొక్క ఫంక్షన్ ఇవి ఇంటిగ్రేషన్ 1 మరియు 2 యొక్క రెండు పరిమితులు మరియు ఇది ఈ గులాబీ రేఖను గీస్తున్నపుడు లేదా ప్రక్రియ సమయంలో అనుసరించిన PdV సంబంధంపై ఆధారపడి ఉంటుంది అంటే ఇది ప్రక్రియ మార్గంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫలితం వాస్తవానికి మూడు పరిమాణాలపై ఆధారపడి ఉంటుంది మీ ప్రారంభ స్థితి బిందువు తుది స్థితి బిందువు మరియు ఈ 1 మరియు 2 మధ్య అనుసరించబడిన వాస్తవ ప్రక్రియ మరియు గణితశాస్త్రపరంగా ఇలా సూచించబడుతుంది Wout f ప్రారంభ స్థితి చివరి స్థితి ప్రక్రియ మార్గం 1 మరియు 2 మధ్య ఇలాంటి ప్రక్రియను అనుసరిస్తే మీ పని ఫలితం భిన్నంగా ఉంటుంది అయితే మనము ఈ ప్రక్రియను కొంతవరకు అనుసరిస్తే మీ పని ఫలితం భిన్నంగా ఉంటుంది లేదా ఉదాహరణకు మీరు రెండు దశల ప్రక్రియను అనుసరిస్తున్నారని అనుకోండి ఒక దశలో ఇది వరకు స్థిరమైన వాల్యూమ్గా ఉంటుంది మరియు రెండవ దశలో స్థిరమైన పీడన ప్రక్రియగా చెప్పుకుందాం కాబట్టి మీ పని ఫలితం మళ్లీ భిన్నంగా ఉంటుంది ఎందుకంటే PV ప్లేన్ లో వక్రరేఖ కింద ఉన్న ప్రాంతం పని ఫలితం అని మనకు తెలుసు మరియు నేను ఇక్కడ గీసిన ఈ పంక్తులలో ప్రతి ఒక్క వక్రరేఖ క్రింద మరో ప్రాంతాన్ని కలిగి ఉంటుంది పని ఫలితం కూడా భిన్నంగా ఉంటుంది మరియు అందువల్ల ఫలితం ఖచ్చితంగా ప్రక్రియ మార్గంపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం ప్రారంభ మరియు చివరి స్థితులను ఫిక్స్ చేస్తున్నాను ఇక్కడ ప్రారంభ స్థితి మరియు చివరి స్థితులను ఫిక్స్ చేసిన తర్వాత ఇవి వరుసగా 1 మరియు 2 దశలుగా గుర్తించండి అప్పుడు మీరు ఏ విధమైన ప్రక్రియ కోసం గరిష్ట పని ఫలితాన్ని పొందబోతున్నారు అవును మీకు సమాధానం తెలుసు ప్రక్రియ రివర్సిబుల్ అయితే మీరు గరిష్టంగా పని ఫలితాన్ని పొందబోతున్నారు కాబట్టి ఈ ప్రక్రియ రివర్సిబుల్ అయితే మీరు గరిష్టంగా పని ఫలితాన్ని పొందబోతున్నారు మరియు అది ఇలా ఉంటుంది అంటే ఈ రెండు స్థితి బిందువుల మధ్య మీరు గరిష్ట ఫలితాన్ని పొందవచ్చు రివర్సిబుల్ మార్గాన్ని అనుసరించినప్పుడు మాత్రమే మరియు ఆ రివర్సిబుల్ మార్గం ఏ విధమైన ప్రక్రియకు లేదా ఏదైనా ప్రక్రియల కలయికకు సంబంధించినది అయితే అది రివర్సబుల్ అయినంత వరకు మీరు ఆ రెండు స్థితి బిందువుల మధ్య సాధ్యమయ్యే గరిష్ట పని ఫలితాన్ని పొందగలరు ఇప్పుడు నేను ఈ చివరి స్థితిపై కూడా పరిమితిని తీసివేసాను మీరు 1 వ బిందువు నుండి ప్రారంభించి రివర్సిబుల్ మార్గాన్ని అనుసరిస్తున్నారు ఆపై మీరు వెళ్ళగలిగే 2 వ బిందువు యొక్క అంతిమ విలువ లేదా 2 వ బిందువు యొక్క అంతిమ స్థానం ఏమిటి ఉదాహరణకు ఈ పిస్టన్ సిలిండర్ అమరికలో మీరు ప్రారంభ పీడనంతో ప్రారంభించారని అనుకుందాం మీ P1 యొక్క ప్రారంభ విలువ 10 బార్ లాగా ఉంటుంది అప్పుడు మీరు వాస్తవికంగా సాధించగలిగే P2 యొక్క అతిచిన్న విలువ ఎంత కావచ్చు లేదా ఈ పిస్టన్ సిలిండర్ సాధించగలదా వాస్తవానికి 2 వ బిందువు వద్ద పీడనం అతిచిన్న విలువ వాతావరణ పీడనం కావచ్చు ఎందుకంటే మీరు వాతావరణాన్ని దాటి వెళ్లలేరు ఎందుకంటే ఇక్కడ వెలుపల వాతావరణ పీడనం పని చేస్తున్నది దానికి వ్యతిరేకంగా ఈ పని జరుగుతుంది మరియు మీ పిస్టన్ లోపల వాతావరణ పీడనం యొక్క విలువను చేరుకుంటుంది అప్పుడు అది ఒక రకమైన ఉష్ణ సమతుల్యతను చేరుకుంటుంది లేదా నేను సిస్టమ్ మరియు పరిసరాలు ఉష్ణ సమతౌల్యతకు చేరుకున్నాయని చెప్పగలను కాబట్టి ఈ పిస్టన్ యొక్క తదుపరి కదలికను కలిగి ఉండటం సాధ్యం కాదు కాబట్టి పిస్టన్ చేరుకోగల అతి చిన్న స్థానం వాతావరణ పీడనం అందువల్ల ఈ 2 వ బిందువు వ్యవస్థకు ఒక రకమైన థర్మోడైనమిక్ సమతుల్యతను చేరుకోవడానికి సిస్టమ్ను అనుమతించేదిగా ఉండాలి మనము ఇక్కడ మాట్లాడుతున్న ఉదాహరణ వలె మనము యాంత్రిక సమతుల్యత మాత్రమే సంబంధితంగా ఉంటుంది కానీ సిస్టమ్లో ఇంకా అనేక ఇతర సంభావ్యతలు కలిగి ఉండవచ్చు ఉదాహరణకు చెప్పాలంటే సిస్టమ్ వాతావరణ పీడనాన్ని చేరుకున్నప్పుడు అది 10 మీటర్ సెకండ్ వేగంతో ఉంటుంది ఇప్పుడు మీరు ఈ వేగాన్ని పనిగా మార్చగలరా వాస్తవానికి మనం మార్చగలము మరియు దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ కి అనుగుణంగా మనం పొందగలిగే పని ఫలితం ఏమిటంటే లేదా మీరు యూనిట్ ద్రవ్యరాశికి సమానంగా మాట్లాడుతున్నట్లయితే లేదా సిస్టమ్ డేటమ్ నుండి 100 మీటర్ల ఎత్తులో ఉంటే అప్పుడు సంబంధిత సంభావ్య శక్తిని కూడా పని చేయడానికి మార్చవచ్చు దీని పరిమాణం ఇలా ఉంటుంది అందువల్ల సిస్టమ్ పరిసర ప్రాంతాలతో సంపూర్ణ ఉష్ణ సమతుల్యతలో లేనంత వరకు సిస్టమ్ నుండి పని ఫలితాన్ని ఉత్పత్తి చేయడానికి మనము కొత్త మార్గాలను కనుగొనవచ్చు సిస్టమ్ పరిసర ప్రాంతాలతో ఖచ్చితమైన ఉష్ణ సమతుల్యతను చేరుకున్నప్పుడు మాత్రమే మనం గరిష్ట పని ఫలితం పొందగలుగుతాము ఆ స్థితిని మనం మృతడెడ్ స్థితిగా సూచిస్తాము మృత స్థితి అనేది ఒక వ్యవస్థ పరిసర ప్రాంతాలతో సంపూర్ణ ఉష్ణ సమతౌల్యంలో ఉన్నటువంటి స్థితిని సూచిస్తుంది అంటే అది ఉష్ణ సమతుల్యతలో ఉంది ఇంకా ఇది యాంత్రిక సమతుల్యతకే కాకుండా సమతౌల్యానికి సాధ్యమయ్యే అన్ని మూలాలు కలిగి ఉంటుంది ఉదాహరణలో చూపించిన దాని వలె సిస్టమ్ పరిసరాల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటే అప్పుడు ఏమి జరుగుతుంది మీరు సిస్టమ్ ఉష్ణోగ్రత మరియు పరిసరాల ఉష్ణోగ్రత మధ్య హీట్ ఇంజిన్ను సులభంగా అమలు చేయవచ్చు మరియు దీని నుండి కొంత పని ఫలితాన్ని పొందవచ్చు సిస్టమ్ పీడనం ఎక్కువగా ఉన్నట్లయితే మీరు అదనపు పనిని పొందడానికి పిస్టన్ను కొంచెం ఎక్కువగా తరలించడానికి అనుమతించవచ్చు పరిసరానికి సంబంధించి సిస్టమ్ కొంత కైనెటిక్ లేదా పొటెన్షియల్ శక్తిని కలిగి ఉంటే ఈ విధంగా మీరు దీని నుండి కొంత పని ఫలితాన్ని సంగ్రహించవచ్చు కాబట్టి ఈ మృతడెడ్ స్థితికి చేరుకోవడానికి సిస్టమ్ ఖచ్చితమైన ఉష్ణ సమతుల్యతలో ఉండాలి మరియు సిస్టమ్ మృతడెడ్ స్థితికి చేరుకున్న తర్వాత మనము ఈ ప్రారంభ బిందువు 1 నుండి ప్రారంభించి సిస్టమ్ నుండి గరిష్టంగా పని ఫలితాన్ని ఉపయోగించుకోగలిగాము కాబట్టి నేను మీకు ఒక నిర్దిష్ట ప్రారంభ బిందువుని అందించిన తర్వాత సాధ్యమయ్యే గరిష్ట పని ఫలితమును మీరు ఎంత పొందగలరు ఈ Wout గరిష్టంగా ఎప్పుడు ఉంటుంది మొదటిది రివర్సిబుల్ ప్రక్రియ మార్గం అనుసరించినప్పుడు మరియు రెండవది చివరి స్థితి అనునది మృతడెడ్ స్థితి లేదా పరిసర స్థితి అయినప్పుడు అప్పుడు ప్రారంభ స్థితికి అనుగుణంగా మీరు సిస్టమ్ నుండి సాధ్యమయ్యే గరిష్ట పని ఫలితాన్ని ఉపయోగించారు మరియు దానిని మనము ఎక్సర్జిగా నిర్వచించాము ఎక్సర్జి అనేది ఒక సిస్టమ్ అందించగల గరిష్ట పనిని సూచిస్తుంది ఎందుకంటే ఇది పేర్కొన్న ప్రారంభ స్థితి నుండి తుది స్థితికి రివర్సిబుల్ ప్రక్రియకు లోనవుతుంది లేదా పేర్కొన్న ప్రారంభ స్థితిలో సిస్టమ్ యొక్క శక్తి అని కూడా మనం చెప్పవచ్చు ప్రతి స్థితి బిందువుకు అనుగుణంగా సిస్టమ్ ఎక్సర్జీని కలిగి ఉంటుంది ఎక్సర్జి అనేది ఎప్పుడూ ధనాత్మక పరిమాణం అందువల్ల ఈ ప్రారంభ స్థితి బిందువు మృతడెడ్ స్థితి కానప్పుడు మనం కొంత పని ఫలితాన్ని ఉత్పత్తి చేసే మార్గాన్ని కనుగొనవచ్చు సిస్టమ్ చుట్టుపక్కల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పటికీ మీరు పరిసరాన్ని మూలంగా చేసుకొని మరియు సిస్టమ్ను సింక్గా ఉపయోగించి హీట్ ఇంజిన్ను అమలు చేయవచ్చు మరియు దీని నుండి కొంత పని ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి సిస్టమ్ పరిసరాల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద లేదా పరిసరాల కంటే తక్కువ పీడనం వద్ద ఉన్నప్పుడు కూడా మీరు దీని నుండి కొంత పనిని పొందవచ్చు కాబట్టి ఎక్సర్జీ అనేది ఎల్లప్పుడూ ధనాత్మక పరిమాణంగా ఉంటుంది మరియు మనము ఆ ప్రారంభ స్థితి నుండి మృతడెడ్ స్థితికి రివర్సిబుల్ ప్రక్రియను అమలు చేసిన తర్వాత ఇచ్చిన స్థితి బిందువులో సిస్టమ్ నుండి మీరు పొందగలిగే గరిష్ట పని ఫలితాన్ని సూచిస్తుంది కాబట్టి ఎక్సర్జీ మీకు ఇచ్చిన స్థితి బిందువులో సిస్టమ్ యొక్క పని సామర్థ్యాన్ని అందిస్తుంది మరియు ప్రతి స్థితి బిందువుకి మనం ఎక్సర్జీని భిన్నంగా లెక్కించవచ్చు ఇక్కడ కొన్ని సాహిత్యాలలో ఈ ఎక్సర్జీని అందుబాటులో ఉన్న పని లేదా లభ్యతగా సూచిస్తారని నేను పేర్కొంటున్నాను ప్రత్యేకించి కొన్ని పాత పుస్తకాలు లభ్యత అనే పదాన్ని ఉపయోగిస్తున్నాయి అయితే ఈ రోజుల్లో శాస్త్రీయ సంఘం ఈ ఎక్సెర్జి పదాన్ని మాత్రమే ఉపయోగించేందుకు సమ్మతిని ఇచ్చింది అందువల్ల మనము ఈ ఎక్సెర్జీ పదాన్ని ఉపయోగించబోతున్నాము అయితే కొన్ని పుస్తకాలలో ఏదైనా అధ్యాయం యొక్క శీర్షిక లభ్యత అని మీరు కనుగొంటే గందరగోళానికి గురికాకండి ఇప్పుడు మనం సాధారణంగా ఎక్సర్జీతో కలిపి నిర్వచించాల్సిన అనేక ఇతర పదాలు ఉన్నాయి మరియు వాటిని త్వరగా సమీక్షిద్దాం మొదట వాల్యూమ్ V1 వద్ద ఉన్న మరొక పిస్టన్ సిలిండర్ అమరికను పరిశీలిద్దాం మరియు ఇది V2 యొక్క చివరి స్థితిని చేరుకోవడానికి కొంత ప్రక్రియలో ఉంది ఈ సిలిండర్ లోపలి వైపు పని చేసే పీడనం P అని చెప్పుకుందాం ఇప్పుడు ఈ P వ్యవస్థలో విస్తరించడానికి మరియు కొంత పని ఫలితాన్ని ఉత్పత్తి చేయడానికి పరిసరాల పీడనం కంటే ఎక్కువగా ఉండాలి ఇప్పుడు సిస్టమ్ ఉత్పత్తి చేయబోయే పని ఫలితం అంటే సిస్టమ్ నుండి మనం పొందబోయే W ఈ విధంగా చెప్పవచ్చు అయితే ఈ పని వాస్తవానికి వాతావరణ పీడనానికి వ్యతిరేకంగా జరుగుతుంది మరియు అందువల్ల కొంత పని ఈ ఇంటిగ్రల్ PdVలో కొంత భాగం అవుతుంది వాస్తవానికి మనము పరిసరాల నుండి వచ్చే పీడనాన్ని అధిగమించ లేకపోయాము లేదా మీరు దానిని వేరుగా చూడవచ్చు సిస్టమ్ మరియు పరిసరాల గురించి మాట్లాడే బదులు మనకు రెండు వ్యవస్థలు ఉన్నాయని అనుకుందాం పరిసరాలలో ఉన్న రెండవది మరియు అది P0 అనే స్థిరమైన పీడనం వద్ద వుంది అనుకోండి ఇప్పుడు సిస్టమ్ వాల్యూమ్ V1 నుండి V2 కి మారుతున్నప్పుడు సిస్టమ్ వాస్తవానికి δV వాల్యూమ్లో మార్పును కలిగి ఉంటుంది అనగా δV V2 − V1 తదనుగుణంగా పరిసరాలు కూడా ఈ వాల్యూమ్లో − δV మొత్తంలో మార్పును కలిగి ఉంటాయి అందువల్ల వాల్యూమ్లో ఈ ధనాత్మక మార్పు కారణంగా సిస్టమ్ ధనాత్మక వర్క్ అవుట్పుట్ ను ఇస్తున్నప్పుడు వాల్యూమ్లో ఈ రుణాత్మక మార్పు కారణంగా పరిసరాలు వాస్తవానికి వర్క్ ఇన్పుట్ ను అందిస్తాయి అందువల్ల పరిసరాల పీడనం P0 యొక్క ప్రభావాన్ని అధిగమించడానికి సిస్టమ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన W యొక్క కొంత భాగాన్ని పరిసరాలు వినియోగించుకుంటాయి మరియు అది పరిసరాల పనిగా సూచించబడుతుంది పరిసరాల పని అనేది పరిసరాలు వినియోగించే పని యొక్క ఈ నిర్దిష్ట భాగాన్ని సూచిస్తుంది మరియు అందువల్ల దీనిని పరిసరాల పీడనం P0గా సూచించవచ్చు ఇది ఎల్లప్పుడూ స్థిరంగా తీసుకోబడుతుంది కాబట్టి దీనిని ఇలా సూచించవచ్చు పరిసరాల పని Po V2 − V1 ఇది సరిహద్దు యొక్క కదలిక కారణంగా పరిసరాలకు ఇవ్వబడిన మొత్తం పని అందువల్ల మనం పొందుతున్న అసలు వర్క్ అవుట్పుట్ లేదా ఉపయోగపడే వర్క్ అవుట్పుట్ ఏమిటి అంటే మనము ఉపయోగకరమైన పనిని సూచిస్తాము పరిసరాల పని కోసం Wsurr గుర్తును ఉపయోగిస్తాము కాబట్టి ఉపయోగకరమైన పని కోసం మనము Wu చిహ్నాన్ని ఉపయోగిస్తాము ఇది సిస్టమ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన అసలు పని అనగా పరిసరాల పని అందువల్ల మీ సిస్టమ్ ఉత్పత్తి చేస్తున్న అసలు పని పరిమాణం ఏదైనా కావచ్చు వాస్తవానికి మీరు పరిసరాల పీడనాన్ని లేదా వాతావరణ పీడనాన్ని అధిగమించడానికి ఈ మొత్తం పనిని కోల్పోతారు మరియు అదేవిధంగా మీరు ఇంత ఉపయోగకరమైన పనిని మాత్రమే పొందుతారు కొన్ని సందర్భాలలో పరిసరాల పని చాలా చిన్నది లేదా గుర్తించలేనంత చిన్నది కావచ్చు కానీ మళ్లీ కొన్ని పరిస్థితులలో ఇది చాలా ముఖ్యమైనది కూడా అవ్వవచ్చు దానితో పాటు పరిసరాల పని ఎల్లప్పుడూ నష్టం కాకపోవచ్చు సిస్టమ్ యొక్క వాల్యూమ్ వాస్తవానికి తగ్గుతున్న పరిస్థితి గురించి ఆలోచించండి V2 V1 అప్పుడు మీ పరిసరాల పని గురించి ఏమిటి మీ Wsurr నిజానికి ఋణాత్మకంగా ఉంది అంటే Wsurr 0 Wu W − Wsurr W Po V1 - V2 మరియు ఈ సందర్భంలో V1 - V2 సిస్టమ్ ఈ వాల్యూమ్లో తగ్గింపులో ఉన్న ధనాత్మక పరిమాణం అప్పుడు వాస్తవానికి పరిసరాల పని సహాయపడుతుంది అంటే మీరు కుదింపు పని కోసం వెళుతున్నప్పుడు వాతావరణం యొక్క అదనపు పీడనం మీ సిస్టమ్కు అసలు పని అవసరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే మీ W మీ ఉపయోగకరమైన పని కంటే తక్కువగా ఉంటుంది మరియు మీరు పరిసరాల పని నుండి లాభపడతారు అలాగే మీ సిస్టమ్ కదిలే సరిహద్దు పనిని కలిగి ఉండకపోతే పరిసరాల పని ఏమీ ఉండదు మీరు దృఢమైన వ్యవస్థ దృఢమైన పదార్థము గురించి మాట్లాడుతున్నట్లయితే లేదా వాల్యూమ్లో మార్పు లేని స్థిరమైన ప్రవాహ పరికరం గురించి మాట్లాడుతున్నట్లయితే పరిసరాల పని ఉండదు అలాగే మీరు చక్రీయ పరికరం గురించి మాట్లాడుతున్నప్పుడు చక్రీయ ప్రక్రియలో మనం ఒక నిర్దిష్ట స్థితి నుండి ప్రారంభించి అనేక స్థితుల గుండా తిరిగి ఆ స్థితికి వస్తాము కాబట్టి 0 సైకిల్పై సిస్టమ్ వాల్యూమ్లో నికర మార్పు ఏమిటి అందువల్ల పరిసరాల పని లేదు చక్రం యొక్క ఒక ప్రక్రియలో సిస్టమ్ పరిసర పనిని కోల్పోయే అవకాశం ఉందని మీరు ఈ విధంగా ఊహించవచ్చు అయితే ఇది అదే సైకిల్ లో పరిసరాల మొత్తంలో లేదా అదే సైకిల్ లో వేరే ప్రక్రియను పొందుతోంది మరియు కాబట్టి ఒక పూర్తి సైకిల్ లో పరిసర పని లేదా నెట్ పరిసర పని 0 కాబట్టి ఇది విశ్లేషణ సమయంలో పరిగణించాల్సిన అవసరం లేదు అయినప్పటికీ మీరు సిస్టమ్ సరిహద్దు యొక్క కదలిక ఉన్న ప్రక్రియ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము చుట్టుపక్కల పనిని పరిగణించాలి మరియు అందువల్ల ఉపయోగకరమైన పని చుట్టుపక్కల పనికి భిన్నంగా ఉంటుంది మనము ఆందోళన చెందే తదుపరి పదం రివర్సిబుల్ పని రివర్సిబుల్ పని అనేది మనము పేర్కొన్న ప్రారంభ మరియు చివరి స్థితి పాయింట్ల మధ్య రివర్సిబుల్ ప్రక్రియను నిర్వహిస్తున్నప్పుడు ఉపయోగకరమైన పని యొక్క గరిష్ట విలువను సూచిస్తుంది అనగా Wrev Wu | 1rev→2 ఎందుకంటే రివర్సిబుల్ ప్రక్రియ మీకు ఇచ్చిన 2 స్థితి బిందువుల మధ్య సాధ్యమయ్యే గరిష్ట పని ఫలితాన్ని అందిస్తోంది మరియు Wrev లేదా రివర్సిబుల్ వర్క్ అనేది రెండు ఇచ్చిన స్థితి బిందువుల మధ్య ఉపయోగకరమైన పని యొక్క గరిష్ట విలువను సూచిస్తుంది మరియు ఈ చివరి స్థితి డెడ్ స్థితి అయినప్పుడు ఏమి జరుగుతుంది అప్పుడు ఇది మనం సాధారణంగా సున్నాగా సూచించబడే డెడ్ స్థితిని సూచిస్తుంది ఆపై మనం సిస్టమ్ నుండి పొందగలిగే గరిష్ట పనిని ఉపయోగించుకున్నాము మరియు అదే ఎక్సర్జి కాబట్టి ఎక్సెర్జి అనేది రివర్సిబుల్ వర్క్ యొక్క గరిష్ట విలువను సూచిస్తుంది లేదా చివరి స్థితి మృతడెడ్ స్థితి అయినప్పుడు అది సిస్టమ్ నుండి ఉపయోగించగల రివర్సిబుల్ పనిని సూచిస్తుంది కాబట్టి మనము మన ప్రారంభ బిందువు నుండి ప్రారంభించి రివర్సిబుల్ ప్రక్రియను అనుసరించి మృతడెడ్ స్థితికి వెళుతున్నాము మరియు మనం పొందుతున్న ఏదైనా రివర్సిబుల్ పని అది ఎక్సెర్జి కాబట్టి ఇది ఎక్సెర్జికి ప్రత్యామ్నాయ నిర్వచనం మరియు రివర్సిబుల్ పని మరియు ఉపయోగకరమైన పని మధ్య వ్యత్యాసం కోలుకోలేనితను సూచిస్తుంది సాధారణంగా మనము I అనే చిహ్నాన్ని ఉపయోగిస్తాము మునుపటి ఉపన్యాసంలో నేను రివర్సిబిలిటీ పదానికి తిరిగి వస్తాను అని చెప్పడానికి కారణం ఇదే ఇప్పుడు ఇక్కడ మీకు ఇర్రివర్సిబిలిటికి నిర్వచనం ఇవ్వబడినది ఇది రివర్సిబుల్ పని మరియు ఉపయోగకరమైన పని మధ్య నిర్వచనం ఎందుకంటే మన ఆచరణాత్మక ప్రక్రియ రివర్సిబుల్ కానిది అయితే పనిని ఉత్పత్తి చేసే పరికరం కోసం మీ ఉపయోగకరమైన పని రివర్సిబుల్ వర్క్ కంటే తక్కువగా ఉంటుంది ఇర్రివర్సిబిలిటి ఉండటం వల్ల మీరు ఏదో కోల్పోతారు కాబట్టి పనిని ఉత్పత్తి చేసే పరికరం కోసం మీ ఇర్రివర్సిబిలిటి ఇలా ఉంటుంది పని ఉత్పత్తి చేసే పరికరం కోసం → I Wrev - Wu పనిని ఉత్పత్తి చేసే పరికరం కోసం రివర్సిబుల్ ప్రక్రియ మనకు గరిష్టంగా సాధ్యమయ్యే ఫలితాన్ని అందిస్తుంది ఎందుకంటే రివర్సిబుల్ కాని వాటి ఉనికి కారణంగా మనము ఏదో కోల్పోతాము మరియు రివర్సిబుల్ పని మరియు ఉపయోగకరమైన పని మధ్య వ్యత్యాసం ఇర్రివర్సిబిలిటి అయితే పంప్ లేదా కంప్రెసర్ వంటి పనిని వినియోగించే పరికరానికి కూడా ఇది అమలు అవుతుంది ఇర్రివర్సిబిలిటి ఉన్నందున దాని అంతరార్థం ఏమిటి ఇర్రివర్సిబిలిటి ఉన్నందున పని అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇర్రివర్సిబిలిటి ఇలా నిర్వచించబడుతుంది పని వినియోగించే పరికరం కోసం → I Wrev - Wu ఎందుకంటే రివర్సిబుల్ ప్రక్రియ పని వినియోగించే పరికరానికి కనీస సాధ్యం అయ్యే వర్క్ ఇన్పుట్ అవసరాన్ని అందిస్తుంది కాబట్టి మనం పనిని ఉత్పత్తి చేసే ప్రక్రియ గురించి మాట్లాడుతున్నామా లేదా పనిని వినియోగించే ప్రక్రియ గురించి మాట్లాడుతున్నామా అనేదానిపై ఆధారపడి ఇర్రివర్సిబిలిటి యొక్క నిర్వచనాన్ని పరిగణించాలి కొన్నిసార్లు రివర్సిబుల్ ప్రక్రియ మరియు ఉపయోగకరమైన ప్రక్రియ మధ్య వ్యత్యాసం యొక్క పరిమాణాన్ని మాత్రమే మనం సాధారణంగా ఇలా నిర్వచించవచ్చు I |Wrev - Wu| మనము పనిని ఉత్పత్తి చేసే పరికరం గురించి మాట్లాడుతున్నట్లయితే రివర్సిబుల్ పని ఎక్కువగా ఉంటుంది మనము పనిని ఉత్పత్తి చేసే పరికరం గురించి మాట్లాడుతున్నట్లయితే రివర్సిబుల్ పని ఎక్కువగా ఉంటుంది అయితే మనము పనిని వినియోగించే ప్రక్రియ గురించి మాట్లాడినట్లయితే ఉపయోగకరమైన పని ఎక్కువగా ఉంటుంది వాటి వ్యత్యాసం రివర్సిబుల్ కానటువంటిది మరియు అది ఎల్లప్పుడూ ధనాత్మక పరిమాణం మరియు ఈ ఇర్రివర్సిబిలిటిని ఇప్పుడు మనం మునుపటి ఉపన్యాసంలో చదువుకున్న ఎంట్రోపీ ఉత్పత్తిగా ఇలా సూచించబడుతుంది I ToSgen ఇక్కడ T0 అనేది పరిసరాల ఉష్ణోగ్రత Sgen అనేది ఎంట్రోపీ ఉత్పత్తి యొక్క పరిమాణం కాబట్టి ఈ విధంగా మనం ఇర్రివర్సిబిలిటిని ఎంట్రోపీ ఉత్పత్తితో అనుసంధానించవచ్చు మరియు మనం ఎక్సర్జి మరియు ఎంట్రోపీ జనరేషన్ మధ్య సంబంధాన్ని కూడా పొందవచ్చు ఎందుకంటే చివరి స్థితి మృత స్థితి అయినప్పుడు ఈ W రివర్సిబుల్ ప్రకృయ యొక్క ఎక్సర్జీని సూచిస్తుంది కాబట్టి క్లోజ్డ్ సిస్టమ్ యొక్క ఎక్సెర్జి మార్పును మనం ఎలా లెక్కించవచ్చో చూద్దాం మీ సిస్టమ్ మొదట్లో 1 వ స్థితి బిందువు దగ్గర ఉంది పీడనం P ఉష్ణోగ్రత T మొదలైనవి అయితే పరిసరాలు P0 మరియు T0 మరియు ఇతర పారామితులు ఏవైనా కావచ్చు ఈ ఉపలిపి 0 మృతడెడ్ స్థితిని సూచిస్తుంది ఇప్పుడు సిస్టమ్ అనంతమైన చిన్న ప్రక్రియకు లోనయ్యే పరిస్థితిలో మీకు δW మొత్తం పని అవుట్పుట్ను మరియు δQ మొత్తం వేడిని తిరస్కరించే సందర్భాన్ని పరిశీలిద్దాం ఇది సిస్టమ్ తిరస్కరించిన మొత్తం వేడి మరియు ఇది మొత్తం పని అవుట్పుట్ వాస్తవానికి ఇక్కడ δWuseful ఇవ్వబడింది సిస్టమ్ δW పని అవుట్పుట్ మొత్తాన్ని ఉత్పత్తి చేస్తుందని చెప్పవచ్చు మనము పరిసరాల పనిని తీసివేస్తే దీని నుండి ఈ δW ఉపయోగకరమైనదిగా చెప్పవచ్చు ఇక్కడ మనము సిస్టమ్ నుండి పరిసరానికి ఉష్ణ బదిలీ మరియు పని బదిలీ రెండింటినీ తీసుకుంటున్నామని జాగ్రత్తగా గుర్తుంచుకోండి కాబట్టి మీరు థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమాన్ని వ్రాస్తే సిస్టమ్ యొక్క నిల్వ చేయబడిన శక్తిలో మార్పు dE ని మనము ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు dE - δQ - δW మరియు ఇప్పుడు మనం సరళమైన కంప్రెసిబుల్ సిస్టమ్ని తీసుకున్నాం అనుకుంటే సిస్టమ్ ఎలాంటి చలనం లేదా గురుత్వాకర్షణ ప్రభావాన్ని కలిగి ఉండదు ఆ సందర్భంలో dE అంతర్గత శక్తిలో మార్పు అయిన dU కి తగ్గుతుంది dU - δQ - δW మరియు మనము P T మొదలైన ఈ ప్రారంభ పరిస్థితిలలో సిస్టమ్ యొక్క శక్తిని లెక్కించాలి ఇప్పుడు మన δWu ఏది అవుతుంది అది ఈ క్రింది దానికి సమానంగా ఉంటుంది δWu δW - δWsurr δW - P0dV ఇక్కడ dV అనేది ఈ నిర్దిష్ట ప్రక్రియలోని సిస్టమ్ యొక్క వాల్యూమ్లో అనంతమైన చిన్న మార్పును సూచిస్తుంది ఇప్పుడు సాధారణ కంప్రెసిబుల్ సిస్టమ్ కోసం δW ని ఇలా వ్రాయవచ్చు δWu PdV - P0dV లేదా మనం ఈ PdVని ఇలా వ్రాయవచ్చు PdV δWu P0dV ఇప్పుడు ఉష్ణ బదిలీని పరిశీలిద్దాం సిస్టమ్ నుండి కొంత ధనాత్మక వర్క్ అవుట్పుట్ పొందడానికి రివర్సిబుల్ హీట్ ఇంజన్కు ఈ వేడిని సరఫరా చేయకపోతే సిస్టమ్ నుండి పరిసర ప్రాంతాలకు బదిలీ చేయబడిన వేడి వాస్తవానికి పోతుంది అందువలన ఈ హీట్ ఇంజిన్ను రివర్సిబుల్గా పరిగణించి మనము ఈ వేడి కోసం పని సామర్థ్యాన్ని లెక్కించాలి అప్పుడు ఈ హీట్ ఇంజిన్ లేదా రివర్సిబుల్ హీట్ ఇంజిన్ నుండి మనం ఎంత పని అవుట్పుట్ పొందవచ్చు అది ఈ క్రింది దానికి సమానం చేయవచ్చు ఇక్కడ T0 అనేది పరిసర ఉష్ణోగ్రత T అనేది హీట్ ఇంజిన్కు సిస్టమ్ ద్వారా వేడిని సరఫరా చేసిన ఉష్ణోగ్రత δQ అనేది హీట్ ఇంజన్ అందుకున్న వేడి కాబట్టి ఈ విధంగా మనం ఎటువంటి శక్తిని కోల్పోవడం లేదు మనము ఈ వేడి δQ యొక్క గరిష్ట సాధ్యమైన పని సామర్థ్యాన్ని సంగ్రహిస్తున్నాము లేదా ఉపయోగిస్తాము కాబట్టి పై సమీకరణాన్ని ఇలా వ్రాయవచ్చు ఇప్పుడు మన δQT ఏమిటి δQT అనేది ఎంట్రోపీ యొక్క నిర్వచనం కోసం అంటే ఈ నిర్దిష్ట ప్రక్రియలో సిస్టమ్ యొక్క ఎంట్రోపీలో మార్పు యొక్క పరిమాణమును సూచిస్తుంది కాబట్టి పై వాటిని ఇలా వ్రాయవచ్చు δQ - T0 - dS ఇక్కడ ఈ మైనస్ సంకేతం వస్తుంది ఎందుకంటే δQ అయితే మనం పాజిటివ్గా తీసుకుంటున్నాము వాస్తవానికి సిస్టమ్ వేడిని కోల్పోతోంది ఎందుకంటే మనము ఈ వ్యక్తీకరణను హీట్ ఇంజిన్ పరంగా వ్రాస్తున్నాము కాబట్టి సిస్టమ్కు δQ రుణాత్మకంగా ఉంటుంది మరియు అందుకే ఈ dS చర్చలోకి వస్తోంది అంటే సమీకరణం క్రింది రూపంలో ఉంటుంది δQ T0 dS ఇప్పుడు సిస్టమ్ యొక్క గరిష్ట ఎక్సర్జి ఎంత లేదా సిస్టమ్ యొక్క గరిష్ట పని సామర్థ్యం శక్తి ఎంత అని మనం చెప్పవచ్చు మనం వీటన్నింటిని జోడిస్తే సిస్టమ్ యొక్క గరిష్ట పని సామర్థ్యం యొక్క వ్యక్తీకరణను మనం పొందవచ్చు కాబట్టి మనం మొదటి నియమ వ్యక్తీకరణకు తిరిగి వెళ్దాము మన వద్ద ఈ క్రింది సమీకరణం వుంది dU - δQ - δW లేదా δWకి బదులుగా దీనిని PdVకి సమానంగా వ్రాద్దాం తద్వారా సమీకరణం ఇలా అవుతుంది dU - δQ - PdV కాబట్టి పై వ్యక్తీకరణ నుండి -δQ తీసుకోవడం మరియు −PdV తీసుకోవడం తర్వాత సమీకరణాన్ని పునర్వ్యవస్థీకరించడం ద్వారా δWu PdV - P0dV ని పొందుతాము సిస్టమ్ యొక్క గరిష్ట పని సామర్థ్యం dUని ఇలా వ్రాయవచ్చు dU δWHE - T0 dS - δWu - P0dV పై సమీకరణాన్ని పునర్వ్యవస్థీకరించడం ద్వారా మనము ఈ క్రింది వ్యక్తీకరణను పొందుతాము δWHE δWu - dU - P0dV T0 dS కాబట్టి మనకు ఈ 'δWHE δWu' మిగిలి ఉంది మరియు ఇది ఏమిటి ఇది మీరు సిస్టమ్ నుండి ఉపయోగించగల మొత్తం పని మనము సరిహద్దు పనిని ఉపయోగిస్తున్నాము మరియు ఈ హీట్ ఇంజిన్ నుండి కొంత రివర్సిబుల్ పనిని ఉత్పత్తి చేయడానికి మనము వేడిని ఉపయోగిస్తున్నాము మరియు ఇది సిస్టమ్ యొక్క ఎక్సర్జి కాబట్టి తరచుగా సిస్టమ్ యొక్క ఎక్సర్జిలో మార్పు δX ను ఈ క్రింది విధంగా సూచిస్తారు δX - dU - P0dV - T0dS వాస్తవానికి ఇది ఈ అనంతమైన చిన్న ప్రక్రియలో సిస్టమ్ నుండి మనం పొందగలిగే రివర్సిబుల్ పని మరియు ఈ ప్రారంభ బిందువు నుండి వాతావరణ పీడనం అయిన చివరి బిందువుకు మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఎక్సర్జి వస్తుంది కాబట్టి ఈ వ్యవస్థ యొక్క శక్తి తరచుగా X గా సూచించబడుతుంది మరియు చాలా తరచుగా ఎక్సర్జికు చిహ్నంగా ఉపయోగించబడుతుంది కాబట్టి ఇది ఈ క్రింది విధంగా ఉంటుంది మరియు ఇది ఏ వ్యవస్థ యొక్క ఎక్సర్జి కైనా వర్తిస్తుంది చాలా తరచుగా మనము దీనిని యూనిట్ ద్రవ్యరాశి ప్రాతిపదికన ϕ గా గుర్తు వ్రాస్తాము ఇది Xm తప్ప మరేమీ కాదు కాబట్టి దీనిని ఇలా వ్రాయవచ్చు మరియు ఇది ఇచ్చిన క్లోజ్డ్ సిస్టమ్ యొక్క 1 వ స్థితి బిందువు వద్ద శక్తి కాబట్టి పీడనం మరియు ఉష్ణోగ్రత చెప్పే లక్షణాల పరంగా మీరు ప్రారంభ స్థితి బిందువును తెలుసుకున్న తర్వాత మీరు ఈ క్లోజ్డ్ సిస్టమ్ యొక్క ఎక్సర్జి వ్యక్తీకరణను సులభంగా లెక్కించవచ్చు మరియు మనం ఇప్పుడు ఓపెన్ సిస్టమ్కి వెళితే ఓపెన్ సిస్టమ్లో ఫ్లో వర్క్ కారణంగా ఒక అదనపు ప్రభావం మాత్రమే చర్చలోకి వస్తుంది కాబట్టి ఫ్లో వర్క్ యొక్క పని సామర్థ్యం ఎంత ఫ్లో వర్క్ యొక్క పరిమాణం Pv అని మనకు తెలుసు మరియు ఈ పని పరిసరాల పీడనం P0కి వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి మీరు ఈ P0vని కోల్పోతున్నారు Pv - P0v P - P0v ఇది పరిసరాల పని కాబట్టి మనం ఓపెన్ సిస్టమ్ కోసం ఎక్సర్జీని లెక్కించాలనుకుంటే అది ఏమిటి అది ఈ క్రింది విధంగా ఉంటుంది X Xcl XPv ఇక్కడ Xd అనేది మనము ఇప్పుడే రూపొందించిన క్లోజ్డ్ సిస్టమ్ యొక్క ఎక్సర్జీ XPv అనేది క్లోజ్డ్ సిస్టమ్కు ఎక్సర్జీ మనము మునుపటి పేజీలో రూపొందించిన క్లోజ్డ్ సిస్టమ్ యొక్క ఎక్సెర్జి వ్యక్తీకరణ ఇలా ఉంటుంది కాబట్టి మనం ఈ వ్యక్తీకరణలను కలిపితే మనకు X ఈ క్రింది విధంగా లభిస్తుంది నిర్దిష్ట అర్థంలో మనం వ్రాయనందున ఇక్కడ మనము Vని ఉపయోగిస్తున్నాము కాబట్టి మనము ఈ క్రింది సమీకరణాన్ని పొందగలము మరియు ఇప్పుడు మనం U మరియు Pv భాగాలను కలిపితే వాస్తవానికి మనకు ఎంథాల్పీ లభిస్తుంది మరియు దాని సమీకరణం ఈ క్రింది విధంగా పొందగలము మరియు సాధారణంగా మనము యూనిట్ ద్రవ్యరాశికి ఓపెన్ సిస్టమ్ యొక్క శక్తిని సూచించడానికి ψ చిహ్నాన్ని ఉపయోగిస్తాము ఈ ఓపెన్ సిస్టమ్ కోసం దీనిని ఇలా నిర్వచింపవచ్చు మరియు ఇక్కడ మనం ఎటువంటి కైనెటిక్ మరియు పొటెన్షియల్ ఎనర్జీ లు లేని సాధారణ కంప్రెసిబుల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాము సిస్టమ్ కి కైనెటిక్ మరియు పొటెన్షియల్ ఎనర్జీ లను కలిగి ఉంటే మీరు దానికి కైనెటిక్ మరియు పొటెన్షియల్ ఎనర్జీ భాగాలను జోడించాలి క్లోజ్డ్ సిస్టమ్కు కూడా మీరు అలాగే చేయాల్సి ఉంటుంది ఓపెన్ సిస్టమ్ కోసం యూనిట్ ద్రవ్యరాశికి శక్తిని సాధారణీకరించిన వ్యక్తీకరణను ఇలా వ్రాయవచ్చు ఇక్కడ c అనేది పరిసరానికి సంబంధించిన వేగం z అనేది పరిసరానికి సంబంధించి సిస్టమ్ యొక్క ఎలివేషన్ అదేవిధంగా క్లోజ్డ్ సిస్టమ్ కోసం ఇది ఈ క్రింది సమీకరణానికి సమానంగా ఉంటుంది ఈ విధంగా ఏ స్థితి బిందువు వద్దనయినా మీరు సిస్టమ్ యొక్క ఎక్సర్జీని లెక్కించవచ్చు మరియు సిస్టమ్ నిర్దిష్ట ప్రక్రియకు గురైనప్పుడు 1 వ స్థితి బిందువు నుండి 2 వ స్థితి బిందువు వరకు అప్పుడు సిస్టమ్ యొక్క ఎక్సర్జీలో మొత్తం మార్పు ఒక క్లోజ్డ్ సిస్టమ్ ప్రారంభ ఎక్సెర్జికి ϕ1 మరియు అది ϕ2 కి మారుతుంది మరియు మనం ద్రవ్యరాశితో గుణిస్తే ఈ ప్రక్రియలో సిస్టమ్ యొక్క మొత్తం ఎక్సర్జి మార్పును మీరు క్రింద ఇచ్చిన విధంగా కలిగి ఉంటారు mϕ1 − ϕ2 కాబట్టి ఈ భావనను ఇప్పుడు మీరు ఏ సమస్యకైనా ఉపయోగించవచ్చు మరియు ఈ విధంగా మీరు నిర్దిష్ట ప్రక్రియలో మారే మొత్తం ఎక్సెర్జిను లెక్కించవచ్చు ఇప్పుడు మనము ఎక్సర్జి విధ్వంసడిస్స్ట్రక్షన్ భావనను జోడించాము మరియు దాని కోసం మనము ఒక ఐసోలేటెడ్ వ్యవస్థను పరిశీలిస్తున్నాము కాబట్టి ఐసోలేటెడ్ వ్యవస్థ అనేది పరిసరాలతో ఎలాంటి పరస్పర చర్య లేని వ్యవస్థను సూచిస్తుంది ఇప్పుడు మనము ఒక ఐసోలేటెడ్ వ్యవస్థ కోసం శక్తి సమీకరణాన్ని వ్రాయాలనుకుంటే మీరు ఎలా వ్రాయగలరు ఐసోలేటెడ్ వ్యవస్థ కోసం శక్తి పరిమాణంలో మార్పు ఈ విధంగా వ్యక్తీకరించవచ్చు ΔE Ein − Eout ఇప్పుడు ఒక ఐసోలేటెడ్ వ్యవస్థ ఏ విధమైన శక్తి పరస్పర చర్యను కలిగి ఉండదు కనుక అది 0కి సమానంగా ఉండాలి లేదా దానికి కైనెటిక్ మరియు పొటెన్షియల్ ఎనర్జీ లు లేవు తద్వారా మనం మొత్తం శక్తి పరస్పర చర్యగా చెప్పవచ్చు అప్పుడు మనం ఈ ఐసోలేటెడ్ వ్యవస్థ కోసం ఇలా వ్రాయవచ్చు ΔU0 ఇప్పుడు మనం ఐసోలేటెడ్ వ్యవస్థ కోసం ఎంట్రోపీ బ్యాలెన్స్ గురించి మాట్లాడినట్లయితే ఐసోలేటెడ్ వ్యవస్థ యొక్క ఎంట్రోపీ కొంత రివర్సబుల్ కానీ ప్రక్రియ కారణంగా మాత్రమే పెరుగుతుందని మనకు తెలుసు కాబట్టి అధికారిక పరంగా వ్రాస్తే మనము ఈ క్రింది సమీకరణాన్ని కలిగి ఉన్నాము U2 - U1 0 అదేవిధంగా ఎక్సర్జి బ్యాలెన్స్ కోసం ఎక్సర్జిలో మార్పు ఈ క్రింది విధంగా ఉంటుంది S2−S1 Sin − Sout Sgen ఇప్పుడు ఇది ఒక ఐసోలేటెడ్ వ్యవస్థగా ఉంది లోపల లేదా వెలుపల ఎంట్రోపీ లేదు కాబట్టి ఉత్పత్తి ద్వారా మాత్రమే దాని ఎంట్రోపీ మారుతుంది ఇప్పుడు మనము ఈ సమీకరణాన్ని -T0 తో గుణిస్తాము మరియు మొదటి సమీకరణంతో జోడిస్తాము అప్పుడు మీరు ఏమి కలిగి ఉన్నారు మీరు కలిగి వున్నదేమిటంటే U2 - U1 - T0S2-S1 -T0 Sgen అప్పుడు ఐసోలేటెడ్ వ్యవస్థ పరిసరాలతో ఎలాంటి పరస్పర చర్యను కలిగి ఉండదు మరియు అందువల్ల అది కదిలే సరిహద్దు పనిని కూడా ఉత్పత్తి చేయదు అంటే వాల్యూమ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈ ఐసోలేటెడ్ వ్యవస్థ యొక్క ఎక్సర్జిలో మార్పు కోసం మనము ఈ క్రింది సమీకరణాన్ని రాయవచ్చు X2 - X1 U2-U1 P0V2-V1 - T0S2-S1 ఏదైనా కైనెటిక్ మరియు పొటెన్షియల్ ఎనర్జీ మార్పులను విస్మరించవచ్చు ఇది ఏ రకమైన వాల్యూమ్ మార్పును కలిగి ఉండదు కాబట్టి P0V2-V1 అనునది 0కి సమానం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తీకరణను ఉపయోగించి మనము ఈ మార్పును దీనికి సమానంగా కలిగి ఉన్నాము అని చెప్పవచ్చు X2 - X1 -T0 Sgen ఇప్పుడు ఇక్కడ T0 అనేది పరిసర మరియు ఎంట్రోపీ ఉత్పత్తి యొక్క సంపూర్ణ ఉష్ణోగ్రత కాబట్టి సంపూర్ణ ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ ధనాత్మక పరిమాణంగా ఉంటుంది అదేవిధంగా ఎంట్రోపీ ఉత్పత్తి కూడా ధనాత్మక పరిమాణం కాబట్టి దాని అర్థం ఏమిటి దీని అర్థం ఏమిటంటే X2 X1 ఒక ఐసోలేటెడ్ వ్యవస్థ యొక్క ఎంట్రోపీని మాత్రమే తగ్గించవచ్చు అందువలన ఈ సూత్రాన్ని ఎక్సర్జి విధ్వంస సూత్రం అంటారు ఐసోలేటెడ్ వ్యవస్థ యొక్క ఎక్సర్జి మాత్రమే తగ్గుతుంది కాబట్టి సిస్టమ్ యొక్క శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది కానీ సిస్టమ్ పరిసర కలయిక వల్ల ఎక్సర్జి తగ్గుతుంది కాబట్టి ఇది వాస్తవానికి ఈ ఎంట్రోపీ ఉత్పత్తి సూత్రానికి ప్రత్యామ్నాయ ప్రకటనగా పరిగణించవచ్చు ఒక ఐసోలేటెడ్ వ్యవస్థ యొక్క ఎంట్రోపీ మాత్రమే పెరుగుతుంది ఐసోలేటెడ్ వ్యవస్థ యొక్క ఎక్సర్జి మాత్రమే తగ్గుతుంది అందువల్ల నిజమైన ప్రక్రియలో మనకు ధనాత్మక ఎంట్రోపీ ఉత్పత్తి ఉన్న దిశలో మాత్రమే జరుగుతుంది లేదా కొన్నిసార్లు మనం దానిని ఎక్సర్జి విధ్వంసం అని పిలుస్తాము ఎక్సర్జి విధ్వంసం అంటే ఎక్సర్జీలో మార్పు లేదా రివర్సిబిలిటీల ఉనికి కారణంగా ఐసోలేటెడ్ వ్యవస్థ యొక్క ఎక్సర్జీలో తగ్గింపు అని అర్థం కాబట్టి మీరు ధనాత్మక ఎంట్రోపీ ఉత్పత్తి లేదా ఎక్సర్జి విధ్వంసాన్ని కలిగి ఉండే దిశలో మాత్రమే నిజమైన ప్రక్రియ కొనసాగుతుంది అందువలన ఇది మనం ఇక్కడ చర్చించాల్సిన చివరి భావనకు దారి తీస్తుంది ఇది వ్యవస్థ యొక్క ఎక్సర్జి సమతుల్యత దానికి ముందు ఈ సరిహద్దు మరియు పరిసర వ్యవస్థకు గల పరస్పర చర్యలను మనం త్వరగా తనిఖీ చేద్దాం మనము మూడు రకాల పరస్పర చర్యలను కలిగి ఉంటామని తెలుసు వేడి పని మరియు ద్రవ్యరాశి కాబట్టి మొదటిది ఉష్ణ బదిలీ ఇది మీ సిస్టమ్ అని చెప్పండి మరియు ఇది పరిసరాల నుండి δQ మొత్తంలో వేడిని అందుకుంటుంది అప్పుడు మీరు శక్తి సమీకరణాన్ని ఎలా వ్రాయగలరు కాబట్టి సిస్టమ్ యొక్క శక్తిలో మార్పు dE ఇలా ఉంటుంది dE δQ ఇక్కడ δQ అనేది ఈ ఉష్ణ బదిలీ కారణంగా శక్తిలో మార్పు వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో ఎంత మార్పు ఉంటుంది ఎంట్రోపీలో మార్పు మీకు తెలుసే ఉంటుంది dS ఇలా ఉంటుంది మరియు మీరు ఎంట్రోపీలో మొత్తం మార్పుపై ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మార్పుపై దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి ఎందుకంటే ఒక సిస్టమ్కు వేడిని బదిలీ చేసినప్పుడు అది కూడా కొంత ఎంట్రోపీ బదిలీతో అనుబంధించబడుతుంది మరియు అటువంటప్పుడు ఈ వేడితో వ్యవస్థలోకి ప్రవహించే ఎక్సర్జి ఎంత అది ఎంత అంటే అది ఈ వేడి యొక్క పని సామర్థ్యం కాబట్టి ఈ విధంగా వేడితో మనం వ్యవస్థలోకి శక్తి ఎంట్రోపీ మరియు ఎక్సర్జి బదిలీని కలిగి ఉండవచ్చు మీరు δQ మొత్తంలో ఉష్ణ బదిలీని కలిగి అడ్డంగా ఉన్న గోడ పరంగా మనము నిర్వచించగము 1 వ మాధ్యమం లోపల మనకు ఉష్ణోగ్రత T1 మరియు వెలుపలి ఉష్ణోగ్రత T2 గా ఉంటుంది ఇప్పుడు శక్తి సంరక్షించబడుతుందికన్సర్వ్ అవుతుంది మరియు తదనుగుణంగా అది గోడ గుండా సాఫీగా ప్రవహిస్తుంది అయితే దీని లోపల ఎంట్రోపీ ఉత్పత్తి అవుతుంది కాబట్టి లోపల మీ ఉష్ణోగ్రత ఎంట్రోపీ బదిలీ QT1 గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ 1 వ మాధ్యమం QT1 వేడిని కోల్పోతోంది అయితే 2 వ మీడియం QT2 వేడిని పొందుతోంది ఇది వాస్తవానికి మీరు 1 వ మాధ్యమంకి పొందిన విలువ కంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే T2 అనునది T1 కంటే చిన్నది మరియు ఈ ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా గోడ లోపల ఎంట్రోపీ ఉత్పత్తికి కారణం అయింది ఎక్సర్జి గురించి ఏమిటి ఇక్కడ ఈ మొత్తం ఎక్సర్జి 1వ మాధ్యమం నుండి గోడలోకి బదిలీ చేయబడుతోంది కానీ వెలుపల మనకు ఇంత మాత్రమే లభిస్తుంది ఈ మొత్తంలో నష్టం ఉంది ఈ గోడ లోపల ఉష్ణోగ్రత మార్పు కారణంగా ఈ మొత్తంలో ఎక్సర్జి విధ్వంసం వుంది మనము వేడితో అనుబంధించబడిన ఎంట్రోపీ మరియు ఎక్సర్జి బదిలీని ఇలా గణిస్తాము ఇప్పుడు పని బదిలీ గురించి ఏమిటి కాబట్టి మళ్లీ మీకు ఇలాంటి సిస్టమ్ ఉంది మరియు సిస్టమ్ δW మొత్తం పనిని పరిసరాలకు బదిలీ చేస్తోందనుకుందాం అప్పుడు వ్యవస్థ యొక్క శక్తి మార్పు ఎంత అది ఇలా ఉంటుంది dE − δW సిస్టమ్ యొక్క ఎంట్రోపీ బదిలీ ఎంత పని ఎంట్రోపీలో ఎలాంటి మార్పును కలిగించని శక్తి యొక్క వ్యవస్థీకృత రూపం వలన ఇది ఇలా ఉంటుంది dS0 అయితే ఈ పనితో మీ ఎక్సెర్జి బదిలీ ఎంత ఎక్సెర్జి అంటే ఏమిటి ఎక్సెర్జి అంటే మరేదో కాదు అది పని సామర్థ్యం మాత్రమే కాబట్టి మీ ఎక్సెర్జి నష్టం ఇలా ఉంటుంది δX δW δW యొక్క దిశ వ్యతిరేకం కావచ్చు ఆ సందర్భంలో సిస్టమ్ ఎక్సెర్జిని పొందుతుంది ఈ సందర్భంలో అది ఎక్సెర్జిని కోల్పోతుంది చివరకు మాకు ద్రవ్యరాశి బదిలీ ఉంది కాబట్టి సిస్టమ్లోకి ṁ ద్రవ్యరాశి ప్రవహిస్తున్న వ్యవస్థను మళ్లీ మనము పరిశీలిద్దాము కాబట్టి సిస్టమ్ యొక్క శక్తి పరిమాణంలో మార్పు ఎంత ఇది దీనికి సమానంగా ఉంటుంది కాబట్టి సిస్టమ్ యొక్క శక్తి పెరిగే రేటు ఇది ఎంట్రోపీ మారే రేటు ఎంత అది ఈ క్రింది దానికి సమానంగా ఉంటుంది చాలా సులభం సిస్టమ్ యొక్క ఎక్సెర్జి మార్పు రేటు ఎంత ఇది ఈ క్రింది దానికి సమానంగా ఉంటుంది మనము కేవలం యూనిట్ ద్రవ్యరాశికి ఎక్సర్జీని లెక్కించాము కాబట్టి ఈ విధంగా ఎక్సర్జి రేట్ లేదా సిస్టమ్లోకి ఎక్సర్జి బదిలీని లెక్కించవచ్చు కాబట్టి దీన్ని ఉపయోగించి ఇప్పుడు క్లోజ్డ్ లేదా ఓపెన్ సిస్టమ్ ల యొక్క ఎక్సర్జీని ఎలా లెక్కించాలో మనకు తెలుసు మరియు సిస్టమ్కు లేదా ఉష్ణ పని మరియు ద్రవ్యరాశి సరఫరాతో అనుబంధించబడిన సిస్టమ్ నుండి ఎక్సర్జీ బదిలీ మరియు ఎంట్రోపీ బదిలీని ఎలా లెక్కించాలో మనకు తెలుసు కాబట్టి పూర్తి థర్మోడైనమిక్ విశ్లేషణ పొందడానికి మనము చివరకు వాటన్నింటినీ మిళితం చేస్తాము థర్మోడైనమిక్ విశ్లేషణ చేయడానికి మనము మొదటి నియమం మరియు రెండవ నియమం విశ్లేషణ రెండింటినీ నిర్వహించాలి మొదటి నియమ విశ్లేషణ అంటే మనం శక్తి పరిరక్షణ సూత్రాన్ని వ్రాయాలి గుర్తుంచుకోండి శక్తి అనేది సంరక్షించబడినకన్సర్వేషన్ లక్షణం కలిగి ఉంటుంది వాస్తవానికి సాపేక్షత సిద్ధాంతాన్ని అనుసరించి ద్రవ్యరాశిని శక్తిగా మార్చడం వల్ల శక్తి తగ్గవచ్చు లేదా పెరగవచ్చు అయితే ఇది మనము ఇక్కడ అణు ప్రతిచర్యల యొక్క చాలా పరిమిత సందర్భాలలో మాత్రమే జరుగుతుంది దీనిని మనము విస్మరిస్తున్నాము కాబట్టి సిస్టమ్ యొక్క శక్తి పరిమాణంలో మార్పు ఈ క్రింది విధంగా ఉంటుంది dE δQ - δW δmθ ఇది శక్తి సమీకరణం మనం దీనిని పరిరక్షణ సమీకరణంగా కూడా వ్రాయవచ్చు ఎంట్రోపీ సంగతి ఏమిటి ఎంట్రోపీ అనేది సంరక్షించబడని లక్షణం ఎందుకంటే ఎంట్రోపీ ఉత్పత్తి ఉనికిలో ఉంది కాబట్టి మనకు ఎంట్రోపీలో మార్పు ఈ క్రింది విధంగా ఉంటుంది ఇక్కడ మనము యూనిట్ ద్రవ్యరాశి ప్రాతిపదికన వ్రాస్తున్నాము మరియు చివరకు ఎక్సర్జి గురించి ఏమిటి మనం క్లోజ్డ్ సిస్టమ్ కోసం వ్రాస్తే ఎక్సర్జీలో మార్పు కోసం మనం ప్రతిదీ విస్తృతమైన అర్థంలో వ్రాస్తాము కాబట్టి ఇది ఎంట్రోపీ ఉత్పత్తి మరియు చివరకు ఎక్సర్జిలో మార్పు వేడితో ఎక్సర్జి బదిలీ చేయబడుతుంది ఇక్కడ δW అనేది పని కారణంగా సిస్టమ్ ద్వారా వచ్చే ఎక్సర్జి నష్టం δmθ అనేది ద్రవ్యరాశితో కూడిన శక్తి బదిలీ Xdes అనేది ప్రక్రియ సమయంలో కోల్పోయిన శక్తి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ రెండూ ఎంట్రోపీ సమతుల్యతలు సంరక్షించబడిన లక్షణాలు కావు మీరు ఈ ఎంట్రోపీ ఉత్పత్తిని కూడా పరిగణించాలి అలాగే మీరు ఈ ఎక్సర్జి విధ్వంసాన్ని పరిగణించాలి మరియు ఈ రెండు సమీకరణాలలో దేనిని మనం ఎంచుకున్నా ఫలితం ఒకటే రావాలి అందువల్ల సిస్టమ్ యొక్క పూర్తి థర్మోడైనమిక్ విశ్లేషణ కోసం మనము శక్తి సమీకరణాన్ని మరియు ఎంట్రోపీ లేదా ఎక్సెర్జీ సమతుల్యతా సమీకరణాన్ని పరిష్కరించాలి తద్వారా సిస్టమ్ యొక్క పూర్తి చిత్రాన్ని మీరు తెలుసుకొనగలరు ఇక్కడ నేను ఉంచిన చిహ్నాల గురించి మర్చిపోయాను కానీ పాఠం బాగా తెలియజేయబడిందని నేను అనుకుంటున్నాను కాబట్టి అది మన మొదటి మాడ్యూల్ యొక్క ముగింపునకు చేరుకున్నాము ఈ మాడ్యూల్లో స్థితి లక్షణాలు సమతౌల్యం మొదలైన వాటి గురించి మాట్లాడే థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క భావనను మీకు పరిచయం చేయడం ద్వారా మనము థర్మోడైనమిక్స్ యొక్క ప్రాథమిక సూత్రాలన్నిటిని సమీక్షించాము ఆపై థర్మోడైనమిక్స్ యొక్క సున్నా నియమాన్ని0th లా ఉపయోగించి ఉష్ణోగ్రత యొక్క భావనను చర్చించాము ఆపై థర్మోడైనమిక్స్ యొక్క మొదటి మరియు రెండవ నియమాలను మనము సమీక్షించాము మొదటి నియమాన్ని ఉపయోగించి మనము సిస్టమ్ యొక్క శక్తి సమతుల్యతను పొందవచ్చు మరియు సంబంధిత శక్తి విశ్లేషణను చేయవచ్చు హీట్ ఇంజిన్ల సామర్థ్యాన్ని లేదా రివర్స్డ్ హీట్ ఇంజిన్ల COPలను లెక్కించవచ్చు అని తెలుసుకున్నాము ఆ తర్వాత మనము కార్నోట్ సైకిల్ మరియు కార్నోట్ సామర్థ్యం అనే భావనను చదివి అక్కడి నుండి రివర్సిబుల్ ప్రక్రియలు మరియు రివర్సిబుల్ సైకిల్స్ గురించి మాట్లాడాము అప్పుడు మునుపటి ఉపన్యాసంలో మనము ఎంట్రోపీ మరియు ఎంట్రోపీ ఉత్పత్తి గురించి కూడా మాట్లాడాము ఇక ఈ రోజు మనము ఎక్సెర్జి మరియు ఎక్సెర్జి విధ్వంసం అనే భావనను సమీక్షించాము మరియు సిస్టమ్ యొక్క పూర్తి థర్మోడైనమిక్ విశ్లేషణను పొందడానికి చివరకు వాటన్నింటిని కలపడం కూడా చూసాము కాబట్టి మనము ఈ నిర్దిష్ట వారంలో ప్రాథమిక థర్మోడైనమిక్స్ను చాలా త్వరగా సమీక్షించాము మీరు పాఠ్యపుస్తకాల నుండి కొన్ని సమస్యలను పరిష్కరించవచ్చు నేను ఇక్కడ ఏ సమస్యను పరిష్కరించడం లేదు ఎందుకంటే మీరు ఇప్పటికే అలాంటి సమస్యలను పరిష్కరించారని భావిస్తున్నాను కానీ వీటిలో కొన్ని అభ్యాసాలలో ఇవ్వబడతాయి దయచేసి ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి మరియు మీరు ఏదైనా సిస్టమ్ యొక్క రెండవ నియమ విశ్లేషణను చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక సూచనను కూడా ప్రయత్నించండి మీరు అదే పొందగలరో లేదో తనిఖీ చేయడానికి ఎంట్రోపీ ఆధారిత విధానం మరియు ఎక్సర్జి ఆధారిత విధానం రెండింటినీ అనుసరించి పరిష్కరించడానికి ప్రయత్నించండి వాటి నుండి ఫలితం ఒకేలా వస్తోందా లేదా అని గమనించండి కాబట్టి ఈ నిర్దిష్ట వారంలో మనం చర్చించింది ఇదే వచ్చే వారంలో మనము థర్మోడైనమిక్ లక్షణాల గణనపై చర్చను ప్రారంభిస్తాము అప్పటి వరకు మీరు దయచేసి ఈ నిర్దిష్ట మాడ్యూల్ను సమీక్షించండి ఉపన్యాసాలను సమీక్షించండి మీకు ఏదైనా సందేహం ఉంటే దయచేసి వెంటనే నాకు వ్రాయండి మరియు ఈ నిర్దిష్ట వారంలో నేను కొంత విశ్రాంతి తీసుకోగలను వచ్చే వారంలో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు